కీలక పదాలు సిగ్నల్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ డేటా అక్విసిషన్ సిస్టమ్స్ కన్వర్టర్ అనలాగ్ సిగ్నల్ అప్ప్రాక్సీమేషన్ ఈ పదవ పాఠానికి మీకు స్వాగతం అలాగే ఒకే సమయంలో శాంపుల్ అండ్ హోల్డ్ కి కూడా ఇప్పుడు మనం A D కన్వర్టర్ గురించి చూసే ముందు కొన్ని శాంప్లింగ్ కాన్సెప్ట్ లను పరిశీలిద్దాం మీకు తెలుసు మనము గుర్తుంచుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే A D కన్వర్టర్ నుండి మనము పొందే శాంప్లింగ్ విలువ అనేది ఆ శాంప్లింగ్ ఇంస్టంట్ కు సంబంధించినది కనుక ఇది కేవలం ఆ శాంప్లింగ్ ఇంస్టంట్ మరియు చెప్పాలంటే మీకు ఒక సిగ్నల్ అనేది ఉంది కాబట్టి మీ దగ్గర ఒక సిగ్నల్ అనలాగ్ రూపంలో ఉంది మరియు మీరు ఇక్కడ ఈ శాంప్లింగ్ ని పొందుతున్నారు నేను కొంచెం అతిశయోక్తి తో చెపుతున్నాను వాస్తవానికి మీరు దానిని ఇంకా ఎక్కువగా శాంపిల్ చేయలేదు ఎందుకంటే మీరు దానిని మరింత దగ్గరగా ఉంచారు కాని మనం ఇంటికి వెళ్ళటానికి అంటే నేను చెప్పేది ఏమిటంటే మీకు ఇక్కడ సిగ్నల్ మరియు సిగ్నల్ విలువ లభించింది నిజానికి చెప్పాలంటే ఈ సిగ్నల్స్ విలువలు ఏమిటో మీకు తెలియదు పైగా ఇక్కడ చెప్పుకుంటే మీకు తెలియదు ఎందుకంటే మీకు ఆ విలువలు రాలేదు సరే కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు ఊహించుకుంటారు కాబట్టి అదే హోల్డ్ హోల్డ్ స్ట్రాటజీ ఏమిటంటే ఈ హోల్డ్ శ్యాంపుల్ లేదా శ్యాంపుల్ మరియు హోల్డ్ కాదు ఎందుకంటే శ్యాంపుల్ మరియు హోల్డ్ కేవలం సిగ్నల్ ను హోల్డ్ చేస్తుంది కానీ మీరు ఆ సిగ్నల్ను ఉపయోగిస్తున్నప్పుడు ఉదాహరణకు మీరు దాన్ని ఒక గ్రాఫ్లో ప్లాట్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం కాబట్టి మీరు దీన్ని ప్లాట్ చేయబోతున్నారు ఈ సిగ్నల్ ఈ పాయింట్ వరకు హోల్డ్ చేసి ఈ పాయింట్ వరకు హోల్డ్ ఆపై క్రిందికి వస్తే మీరు దీన్ని ఇలా ప్లాట్ చేయబోతున్నారు మీరు దానిని ప్లాట్ చేయబోతున్నప్పుడు లేదా మీరు అప్పుడు నన్ను వేరొక రంగును వాడనివ్వండి దీనికి బదులుగా ప్లాటింగ్ చేసే వేరే మార్గం దీని మధ్య నుండి ప్లాట్ చేయడం అప్పుడు ఇలాంటి సరళ రేఖ వస్తుంది కానీ దీనికి మరియు దీని మధ్య నేను ఇంటర్ పోలేషన్ చేస్తానని చెప్పాను నేను లీనియర్ ఇంటర్పోలేషన్ చేస్తాను కాబట్టి నేను ప్లాట్ చేసినప్పుడు నేను ఈ పసుపు గీతను ప్లాట్ చేస్తాను కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే మీరు దానిని కంటిన్యూయస్ సిగ్నల్గా ప్లాట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు కంటిన్యూయస్ సిగ్నల్ను నిర్మించడానికి తగిన ఇంటర్పోలేషన్ వ్యూహాలను ఎంచుకోవచ్చు ఇది ఇంచుమించు గా పాత సిగ్నల్ యొక్క వెర్షన్ ఇప్పుడు ప్రశ్న చాలా స్పష్టంగా ఉంది ఇది ఎంత ఖచ్చితమైనదో మీరు అర్థం చేసుకోవచ్చు డిజిటల్ అప్ప్రాక్సీమేషన్ అనేది అనలాగ్తో పాటుగా ఉంటుంది కాబట్టి ఇది రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది మొదటగా ఇది ఎంత దగ్గరగా ఉంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మీరు ఇంత దూరం వరకు కాకుండా మీరు దీనిని ముందే ఇంటెర్వెల్స్ ను విభజించి ఉంటే ఈ ఇంటెర్వెల్ కి మీకు ఈ విలువ లభిస్తే అప్పుడు మీ అప్ప్రాక్సీమేషన్ ఇలా ఉండేది ఇలా సరే కాబట్టి మీరు ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడి నుండి ఇక్కడికి మరియు తరువాత ఇక్కడకు వెళ్ళేవారు కాబట్టి మీరు చేయగలరని మీరు చూస్తారు మరియు మీరు ఇక్కడ ఇక్కడ మరియు ఇక్కడ పొందారు కాబట్టి మీరు అనలాగ్ సిగ్నల్ను మరింత దగ్గరగా అనుసరించారు కాబట్టి సాధారణంగా దగ్గరి శాంప్లింగ్ మీకు మంచి యాక్యూరసీ ఇస్తుంది కానీ ఇది చాలా ఎక్కువ కానీ ఇది ఎక్కువ పని కాబట్టి ఎక్కువ పని వేగంగా శాంప్లింగ్ మరియు వేగవంతమైన డేటా ప్రాసెసింగ్ చేస్తుంది కాబట్టి మీరు తగిన స్థాయి లో ఎర్రర్ ఏమిటో నిర్ణయించాలి మీరు ఇచ్చిన టైమ్ లో మీరు చేయగలిగే గరిష్ట పని ఎంత దానిని ఎలా మీరు తట్టుకోగలరు కాబట్టి పాటించాల్సిన కొన్ని ప్రాథమిక సూత్రాలు ఉన్నాయని తేలింది ఎందుకంటే మీరు అలా చేయకపోతే మీరు నిజానికి మాట్లాడితే మీరు శాంపిల్ చేయాలనుకుంటున్నారు మీరు సాధ్యమైనంత తక్కువ రేటుకు సాంపుల్ చేయాలనుకుంటున్నారు మరియు ఎర్రర్ ను తక్కువగా ఉంచడానికి ప్రయత్నిస్తారు మరియు ముఖ్యంగా మీరు అధిక ఫ్రీక్వెన్సీ ఎర్రర్ లను తక్కువగా ఉంచాలనుకుంటున్నారు మీకు కొన్ని అధిక ఫ్రీక్వెన్సీ లు ఉండవచ్చు కానీ సాధారణంగా మీకు తక్కువ ఫ్రీక్వెన్సీ లు కావాలి అంటే నిర్దిష్ట సమయ వ్యవధిలో సగటు విలువలు మొదలైనవి అనుకుందాం చాలా యాక్యురేట్ గా ఉండాలి కాబట్టి సాధారణంగా సిగ్నల్ యొక్క తక్కువ ఫ్రీక్వెన్సీ భాగం నిజానికి ఎక్కువ ఉపయోగం కలిగి ఉంటుంది మనము చర్చిస్తున్న ప్రయోజనాలు మరియు మనము లో ఫ్రీక్వెన్సీ ఎర్రర్ లను కోరుకోము అందువల్ల నేను అనలాగ్ ఇన్పుట్ కలిగి ఉంటే మరియు మీకు ఒక సైకిల్ కు నాలుగు శాంపిల్స్ ఉంటే మరియు మీకు అనలాగ్ ఇన్పుట్ యొక్క సైకిల్ కు ఎనిమిది శాంపిల్స్ ఉంటే మరియు మీకు సైకిల్ కు పదహారు శాంపిల్స్ ఉంటే క్రమంగా మీరు అనలాగ్ ఇన్పుట్ ని బాగా గుర్తిస్తున్నారని నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రతిఒక్కరూ మాట్లాడే ఒక సిద్ధాంతం ఉంది అది ఒక బెంచ్ మార్క్ నియమం దానిని నిక్విస్ట్ రేట్ ఆఫ్ శాంప్లింగ్ అని పిలుస్తారు నిజానికి ఈ భావన ఈ చిత్రంలో వివరించబడింది నిజానికి మీరు నిజంగా ఈ సైన్ వేవ్ శాంప్లింగ్ చేయడానికి కలిగి ఉన్నారని ఊహించుకోండి ఇది నిజమైన అనలాగ్ వేవ్ సరే ఇది నిజమైన అనలాగ్ వేవ్ మరియు మీరు నైక్విస్ట్ శాంప్లింగ్ సిద్ధాంతం గురించి తెలియకుండా ఈ పాయింట్ల వద్ద శాంప్లింగ్ చేసినట్లైతే ఏమి జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు సిగ్నల్ ను రీ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు కంప్యూటర్లో మీకు ఈ విలువలు వచ్చాయి కాబట్టి మీరు సిగ్నల్ ను పునర్నిర్మించినప్పుడు మీరు లీనియర్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తారని అనుకుందాం కాబట్టి మీరు ఈ వేవ్ ఫామ్ పొందుతారు కాబట్టి మీరు నిజంగా రీ కన్ స్ట్రక్ట్ చేసింది చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ సైన్ వేవ్ మరియు ఈ అధిక ఫ్రీక్వెన్సీ సైన్ వేవ్ పూర్తిగా పోయింది కాబట్టి మీరు ఇక్కడ ఒక పెద్ద ఎర్రర్ చేశారు అలా కాదు కనుక ఇది ఇలా మారుతుంది సిద్ధాంతపరంగా చెప్పాలంటే మీరు సిగ్నల్ను అతిపెద్ద ఫ్రీక్వెన్సీ కంటెంట్ యొక్క రెట్టింపు రేటుతో శాంపిల్ చేయకపోతే దాన్ని రీ కన్ స్ట్రక్ట్ చేయ లేరు అది ఇప్పుడు ఉన్న అతిపెద్ద ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కాబట్టి మీకు ఐదు హెర్ట్జ్ సిగ్నల్ మరియు 100 హెర్ట్జ్ ఉన్న మరొక సిగ్నల్ ఉన్నాయని అనుకుందాం అప్పుడు సిద్ధాంతపరంగా చెప్పాలంటే మీరు కనీసం 200 హెర్ట్జ్ వద్ద శాంపిల్ చేయకపోతే ఇన్ఫినిట్ శాంపిల్స్తో కూడా సిగ్నల్ను రీ కన్ స్ట్రక్ట్ చేయ లేరు మేము సిద్ధాంతిక పునర్నిర్మాణంతో సంబంధం కలిగి లేనందున మనం నిజానికి రీ కన్ స్ట్రక్ట్ చేయాలి కాబట్టి ఆచరణాత్మక రేటు గరిష్ట నమూనాలలో 5 నుండి 10 రెట్లు ఉంటుంది గరిష్ట శాంప్లింగ్ గరిష్ట ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఉన్నందున మీరు శాంప్లింగ్ చేయాలనుకుంటే అది 100 హెర్ట్జ్ కలిగి ఉంటే మీరు సాధారణంగా 1 కిలోహెర్ట్జ్ లేదా కనిష్టంగా 500 హెర్ట్జ్ వస్తుంది సరే కాబట్టి ప్రాథమికంగా మీరు అలా చేయకపోతే అక్కడ ఏమి ఉంది అంటే దానిని అలియాసింగ్ అని పిలుస్తారు అలియాసింగ్ అంటే ఒక ఫ్రీక్వెన్సీ సిగ్నల్ శాంపిల్స్ నుండి పూర్తిగా భిన్నమైన ఫ్రీక్వెన్సీగా కనిపిస్తుంది అది వేరే తక్కువ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ గా కనిపిస్తుంది కాబట్టి మీరు చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద ఎర్రర్ పొందబోతున్నారు ఇది సాధారణంగా చెడ్డది కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతోంది కాబట్టి మీ అసలు సిగ్నల్ వృథా అయింది ఇక్కడ ఏమి జరుగుతుందో నాకు తెలియదు దీనితో కొంత సమస్య ఉంది నన్ను కాబట్టి అవును బహుశా ఇప్పుడు అది పని చేస్తుంది ఓహ్ ఓహ్ ఏమి జరుగుతుందో నాకు అర్థమైంది అవును అవును కానీ అది ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు సరే కాబట్టి ఒక ఫ్రీక్వెన్సీ మరొక ఫ్రీక్వెన్సీలో కనిపిస్తుంది మరియు దానిని అలియాసింగ్ అంటారు కాబట్టి మీరు ఏమి చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇది దారితీస్తుంది ఒక కాన్సెప్ట్ కి కాబట్టి మీరు ఏమి చేయాలంటే నిజానికి మీరు లిమిట్ చేయాలి కాబట్టి మీకు ఒక నిర్దిష్ట శాంప్లింగ్ రేటు ఫిక్సెడ్ గా ఉంది అనలాగ్ సిగ్నల్లో నిజానికి ఏ ఫ్రీక్వెన్సీ భాగాలు ఉన్నాయో మీకు తెలియదు వాటిని మీరు మార్చలేరు కాబట్టి మీరు లో ఫ్రీక్వెన్సీ ఎర్రర్స్ రాకుండా నిర్ధారించుకోండి మీరు నిజానికి ఒక ఫిల్టర్ను ఉంచారు దీని కటాఫ్ ఫ్రీక్వెన్సీ మీకు ఎక్కువ విలువ ఉన్న ఫ్రీక్వెన్సీ లు లేవని నిర్ధారిస్తుంది అంటే ఫ్రీక్వెన్సీలో పదోవంతు లాగా అని చెప్పండి కాబట్టి శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఫిక్స్ అయింది కాని యాంటీ అలియాసింగ్ నిజానికి యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ అని పిలువబడే ఒక ఫిల్టర్ను ఉంచండి ఇది సిగ్నల్ కంటెంట్ ఏమైనప్పటికీ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీలో పదోవంతు కంటే తక్కువ ఉండే ఫ్రీక్వెన్సీ లు మాత్రమే దాని నుండి వెళ్తుందని నిర్ధారిస్తుంది మరియు A D కన్వర్టర్ యొక్క ఇన్పుట్ వద్ద ఇది కనిపిస్తుంది ఇతర ఫ్రీక్వెన్సీ నిరోధించబడతాయి తద్వారా వారు తక్కువ ఫ్రీక్వెన్సీ వద్ద ఎర్రర్ సృష్టించలేరు సరే శాంప్లింగ్ యొక్క బేసిక్ ఐడియా ను అర్థం చేసుకున్న తరువాత మనము దీనిని చూస్తాము కాబట్టి యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ అనేది ఒక అనలాగ్ ఫిల్టర్ అని చెప్పాము ఇది fs 2 పైన సిగ్నల్ఫ్రీక్వెన్సీ ల ను తొలగిస్తుంది ఇక్కడ fs శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ నిజానికి fs 2 సిద్ధాంతిక రేటు ఇది fs 2 పైన ఉన్నవాటిని తొలగించదు కాని బహుశా ప్రాక్టికల్ సందర్భంలో fs 5 లేదా fs 10 ఫ్రీక్వెన్సీని ను కూడా తొలగిస్తుంది కాబట్టి ఇది యాదృచ్ఛికంగా లో పాస్ ఫిల్టర్ కాబట్టి మీరు ఆ ఫిల్టర్ను సిగ్నల్ కండీషనర్ మరియు ADC ల మధ్య లేదా మల్టీ ఛానల్ కేస్ లో మీరు ఛానెల్ల వద్ద లేదా మల్టీప్లెక్సర్ తర్వాత ఉంచండి ఇక్కడ సాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ ఇది చాలా సులభం ఉదాహరణకు మీకు రెండు యాంప్లిఫైయర్లు ఉన్నాయని మీరు చూడవచ్చు ఇది బఫర్ తప్ప మరొకటి కాదు కాబట్టి ఎప్పుడైనా కాబట్టి ఇది ఒక స్విచ్ ఎలక్ట్రానిక్ స్విచ్ అని మీకు తెలుసు కాబట్టి మీరు ఎప్పుడు స్విచ్ ఆన్ చేసినా ఇది ఒక MOS డివైస్ కాబట్టి మీరు ఎక్కడ స్విచ్ ఆన్ చేసినా ఏమి జరుగుతుంది అంటే ఈ రెండు పాయింట్లు అవి కనెక్ట్ అయ్యాయని మీరు చెప్పగలరు సరే కాబట్టి ఇది బఫర్ యూనిటీ గెయిన్ కాబట్టి మీరు ఇక్కడ ఏ వోల్టేజ్ అప్లై చేసినా అవి ఇక్కడ వర్తిస్తాయి మరియు వారు ఈ కెపాసిటెన్స్ను చాలా త్వరగా ఛార్జ్ చేస్తారు ఈ స్విచ్ రెసిస్టెన్స్ చిన్నది కాబట్టి ఇది వేగంగా ఛార్జ్ అవుతుంది మరియు ఈ కెపాసిటర్ వోల్టేజ్ ఉన్నంత కాలం ఈ స్విచ్ ఈ కెపాసిటర్ వోల్టేజ్లో ఉంది ఈ వోల్టేజ్ను అనుసరిస్తుంది సరే కాబట్టి ఇది శాంప్లింగ్ ఫేజ్ స్విచ్ ఆన్ లో ఉన్నంతవరకు ఈ వోల్టేజ్ను ట్రాక్ చేస్తుంది దానితో పాటు మారుతుంది మీరు ఈ స్విచ్ ఆఫ్ చేసిన క్షణం కాబట్టి ఇప్పుడు ఈ స్విచ్ ఆపివేయబడింది మరియు ఈ వైపు ఈ కెపాసిటర్ వోల్టేజ్ ఈ వైపు అధిక ఇంపెడెన్స్ ను చూస్తుంది కాబట్టి కెపాసిటర్లోని ఛార్జ్ తప్పించుకోలేదు సరే కాబట్టి ఈ వోల్టేజ్ కెపాసిటర్ కలిగి ఉన్న చివరి వోల్టేజ్ మరియు ఇది మరొక బఫర్ కాబట్టి ఈ అవుట్పుట్ ఇప్పుడు ఈ వోల్టేజ్ వద్ద జరుగుతుంది మీరు దానిని ఉంచిన తర్వాత మళ్ళీ ఈ కెపాసిటర్ వోల్టేజ్ V1 ప్రకారం మారుతుంది కాబట్టి మీరు మొదట దాన్ని ఆన్ చేయండి అంటే ఈ కెపాసిటర్ వోల్టేజ్ ఈ వోల్టేజ్ ను ట్రాక్ చేయడం ప్రారంభిస్తుంది అది స్విచ్ ఆఫ్ అవుతుంది మరియు ఇక్కడ హోల్డ్ చేయబడి ఉన్న వోల్టేజ్ అవుట్పుట్కు బదిలీ చేయబడుతుంది కాబట్టి ఇది ఒక సాధారణ శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్ కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అనలాగ్ ఇన్పుట్ ఛానెల్స్ చాలా ఉన్నప్పుడు మరియు ఇన్పుట్ ఛానల్స్ నేను చెప్పినట్లుగా డిఫరెన్షియల్ లేదా సింగిల్ ఎండ్ కావచ్చు మరియు నేను దాన్ని వివరించాను ఇప్పుడు ఈ మల్టీప్లెక్సింగ్ ఏం చెబుతుందంటే గరిష్టంగా A D కన్వర్టర్ మార్చగలదని అనుకుందాం సిద్ధాంతపరంగా సెకనుకు 100000 శాంపుల్స్ ను అనుకుందాం మీరు ఎనిమిది ఛానెల్లను కలిగి ఉంటే ప్రతి ఛానెల్ గరిష్టంగా 100000 శాంపుల్స్ ను 8 ద్వారా డివైడ్ చేయబడుతుంది తద్వారా ఇది త్రూ పుట్ మరియు సంఖ్య కాబట్టి నిజానికి తరచుగా A D కన్వర్టర్ యొక్క శాంప్లింగ్ గరిష్ట శాంప్లింగ్ రేటు స్పెసిఫికేషన్స్ ఇవ్వబడతాయి మరియు ఛానెల్ల సంఖ్య ఇవ్వబడుతుంది కాబట్టి ఒక ఛానెల్కు గరిష్ట శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఏమిటో తెలియాలి తద్వారా ప్రతి ఛానెల్లో ప్రభావవంతంగా ఉండబోయే ఛానెల్కు తుది శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అందుకే ఈ త్రూ పుట్ ప్రశ్న వస్తుంది కాబట్టి తరువాత మనం క్వాంటైజేషన్ ప్రశ్నకు వద్దాం కాబట్టి శాంపుల్ అండ్ హోల్డ్ తరువాత ఒక అనలాగ్ సిగ్నల్ మరియు A D కన్వర్టర్ యొక్క అనలాగ్ ఇన్పుట్ పిన్ వద్ద ఉన్నట్లు మనం చూశాము కాబట్టి ఇప్పుడు ఇది N బిట్ డిజిటల్ నంబర్గా మార్చబడుతుంది కాబట్టి ఉదాహరణకు ఇక్కడ మీకు ఇది 3 బిట్ ADC అని అనుకుందాం కొన్ని విలువలు ఊహాత్మకమైనవి కాని 3 బిట్ ADC ఇక్కడ అంటే 3 బిట్స్ తో మీరు 0 1 2 3 4 నుండి ఎనిమిది సంఖ్యలను 23 1 అంటే 7 కాబట్టి 0 నుండి 7 వరకు కాబట్టి మీరు ఆ సంఖ్య 0 అని చూడండి 0 వోల్ట్లకు అనుగుణంగా ఉంటుంది మరియు మొదటిది 0 125 వోల్ట్కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ప్రతి ADC అనలాగ్ రిఫరెన్స్ వోల్టేజ్ అని పిలవబడే దానిని కలిగి ఉంటుంది ఇది డైనమిక్ రేంజ్ ని నిర్ణయిస్తుంది ఇది నేను మాట్లాడుతున్నప్పుడు ఊహాత్మకముగా డైనమిక్ రేంజ్ 1 వోల్ట్ అయితే సాధారణంగా ఇది 10 వోల్ట్లు 10 వోల్ట్లుఅనేది ఒక టిపికల్ ఫిగర్ సాధారనంగా అది 1 వోల్ట్ అని అనుకుందాం అప్పుడు ప్రతి కాబట్టి 231 కాబట్టి 1అనేది 23 డిజిటల్ విలువలు 1 వోల్ట్కు సమానం కాబట్టి 1 డిజిటల్ లేదా సంఖ్య 001 అనేది 18 వోల్ట్లను సూచిస్తుంది కాబట్టి సిగ్నల్ 0 125 వోల్ట్లు లేదా 18 వోల్ట్లకు చేరుకున్నప్పుడు ఈ సిగ్నల్ 0 నుండి 000 నుండి 001 వరకు వెళుతుంది కాబట్టి నిజానికి 0 మరియు 0 125 మధ్య ఏదైనా సిగ్నల్ ఈ 0 కి క్వాంటైజ్ అవుతుంది దీనిని క్వాంటైజేషన్ అంటారు సరే అదేవిధంగా 0 125 నుండి 0 25 వరకు ఇవన్నీ 001 కు మ్యాప్ చేయబడతాయి మరియు అలాగే చివరకు 0 875 ను ఒక వోల్ట్లు 111కు మ్యాప్ అవుతుంది కాబట్టి ఇది క్వాంటిజేషన్ మరియు స్పష్టంగా ఎక్కువ బిట్ల సంఖ్య అనేది చిన్న క్వాంటైజేషన్ ఇంటర్వల్ మరియు మంచి రెజోల్యూషన్ కానీ అప్పుడు మనము ఎల్లప్పుడూ ఒక 32 బిట్ 64 బిట్ A D కన్వర్టర్ ఎందుకు కాదు ఎందుకంటే వీటికి సంబంధించినవి ఎందుకంటే మీరు వాటిని తయారు చేసుకోవాలి ఇది కేవలం బిట్ల సంఖ్య మాత్రమే కాదు చివరకు వారు తప్పక మ్యాపింగ్ 0 125 ను సూచిస్తుంది ఇది యాక్యురేట్ గా ఉండాలి కాబట్టి మీరు బిట్ల సంఖ్యను పెంచినప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు మీ వద్ద 16 బిట్ A D కన్వర్టర్ ఉంటే అప్పుడు మీకు 1 65000 ఉంది ఇది మీ రిజల్యూషన్ సరియైనది కాబట్టి సర్క్యూట్ 1 65000 మధ్య పరిష్కరించగలగాలి అంటే మీకు మిల్లీ వోల్ట్లు కూడా కాదు సరే ఇది మైక్రో వోల్ట్ల క్రమం లో ఉంటుంది కాబట్టి సర్క్యూట్ చాలాయాక్యురేట్ గా ఉండాలి మరియు పర్యావరణం చాలా తక్కువ నాయిస్ కలిగి ఉండాలి మీరు వాటిని వేరు చేయగలుగుతారు మీరు అలా చేయకపోతే మీరు A D కన్వర్టర్ నాయిస్ కారణంగా ఇది మీరు స్థిరమైన సిగ్నల్ను ప్రదర్శించినా అది డిజిటల్ బిట్స్ తో ఆశిలేట్ అవ్వటం ప్రారంభిస్తుంది మరియు చివరి కొన్ని బిట్లు నాయిస్ కారణంగా పనికిరానివి అవుతాయి అందువల్ల 18 కంటే ఎక్కువ బిట్ల సంఖ్య యొక్క A D కన్వర్టర్లను నిర్మించడం చాలా కష్టం మరియు సాధారణంగా ఈ రకమైన విషయాల కోసం 12 నుండి 16 వరకు 12 14 లేదా 16 ఉపయోగిస్తారు కాబట్టి మనకు A D కన్వర్టర్ రిజల్యూషన్ మరియు రేంజ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చివరకు సిగ్నల్ ఈ యాక్యూరసీ రేంజ్ ను ప్రభావితం చేస్తుంది కాబట్టి చివరకు మీకు సంఖ్య ఉన్నప్పుడు మీరు ఆ సంఖ్యను ఎలా మార్చుకుంటారు మీ దగ్గర ఒక సంఖ్య ఉందని అనుకుందాం అది 001 మరియు ఇది ఒక 3 బిట్ A D కన్వర్టర్ కాబట్టి ఈ సంఖ్య వాస్తవానికి 001 ను 23 ద్వారా విభజించింది కాబట్టి 1 00123 కాబట్టి ఇది 18 రిఫరెన్స్ వోల్టేజ్లో 1 వోల్ట్ అనుకుందాం కాబట్టి దీని విలువ 0 125 వోల్టులు కాబట్టి మీరు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు బిట్స్ సంఖ్య పెరిగేకొద్దీ రిజల్యూషన్ పెరుగుతుంది మరియు ఇది కనిష్టంగా ఉంటుంది మరోవైపు మీకు ఒక 10 వోల్ట్ల రేంజ్ ఉంది మరియు మీకు 1 వోల్ట్ సిగ్నల్ ఉందని అనుకుందాం ఇప్పుడు మీరు ఈ 1 వోల్ట్ సిగ్నల్ ను నిజంగా ఆంప్లిఫై చేయగలరా అని కాబట్టి మీరు ఒకదాన్ని ఉపయోగిస్తే మీకు 10 వోల్ట్ల డైనమిక్ రేంజ్ ఉన్న కన్వర్టర్ ఉందని అనుకుందాం మరియు మీరు దీనికి సిగ్నల్ ఇస్తున్నారు దీని గరిష్ట విలువ 1 వోల్ట్ సరే కాబట్టి పీక్ టు పీక్ విలువ 1 వోల్ట్ అంటే అది అతి తక్కువ నెంబర్ మరియు ఇది 3 బిట్ కన్వర్టర్ కాబట్టి తక్కువ విలువ 1 25 అలాగే ఈ 0 నుండి 1 ఎక్కడ 1 నుండి లేదా 0 కి అని అనుకుందాం కాబట్టి మనం యూనిపోలార్ సిగ్నల్స్ గురించి మాట్లాడదాం ఏవైతే నెగెటివ్ కావో కాబట్టి మీకు సిగ్నల్ 0 నుండి 1 వరకు ఉంది అనుకుందాం అప్పుడు ఎల్లప్పుడూ మీకు విలువ 0 లభిస్తుంది అది మార్పు ను అస్సలు తెలుసుకోలేదు మరోవైపు మీరు ఈ 1 వోల్ట్ను 10 వోల్ట్కు విస్తరించి ఆపై మీ సాఫ్ట్వేర్లో ఈ యాంప్లిఫికేషన్ ఫాక్టర్ ను జాగ్రత్తగా చూసుకుంటే ఈ సిగ్నల్ ఈ ఒక వోల్ట్ సిగ్నల్ లోని మార్పులు 3 బిట్ రిజల్యూషన్ వరకు గమనించవచ్చు కాబట్టి ఎల్లప్పుడూ ఇది ఉన్నట్లు చూపిస్తుంది మీరు తప్పనిసరిగా యాంప్లిఫికేషన్ కలిగి ఉండాలి అందుకే కొన్నిసార్లు ప్రజలు ప్రోగ్రామబుల్ గెయిన్ యాంప్లిఫైయర్లను ఉంచుతారు సాఫ్ట్వేర్ కంట్రోల్ ఉపయోగించి ఆ గెయిన్ ను మళ్లీ మార్చవచ్చు కానీ అవి ఖరీదైనవి అయినప్పటికీ మీరు ఎల్లప్పుడూ సిగ్నల్ను విస్తరించాలి తద్వారా A D కన్వర్టర్ డైనమిక్ రేంజ్ అంటే రిఫరెన్స్ వోల్టేజ్ నుంచి రిఫరెన్స్ వోల్టేజ్ మధ్య ఉన్న పరిధి నిజానికి ఇన్పుట్ ద్వారా సమర్థవంతంగా ఉపయోగించబడుతుంది అప్పుడు మీరు ఇచ్చిన సంఖ్యలో బిట్లకు ఉత్తమ రిజల్యూషన్ పొందుతారు డేటా అక్విజిషన్ సమయంలో ఇది గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఇప్పుడు మనం కొన్ని AD కన్వర్టర్లను పరిశీలించబోతున్నాము కాని దానికి ముందు మనకు ఒక DA కన్వర్టర్ ను పరిశీలిద్దాము ఎందుకంటే AD కన్వర్టర్ సర్క్యూట్ ఇది చాలా సాధారణమైన వాటిలో ఒకటి వరుస కన్వర్టర్ మాదిరిగా అప్ప్రాక్సీమేషన్ కన్వర్టర్ కూడా DA కన్వర్టర్ను ఉపయోగిస్తుంది కాబట్టి మనం డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ ఏమిటో కొంచెంతొందరగా పరిశీలిద్దాము అంటే మనం డిజిటల్ బిట్ల సెట్ పెడితే అనలాగ్ వోల్టేజ్ ఎలా లభిస్తుంది ఆ సంఖ్యకు అది ప్రపోర్షనాల్ గా ఉంటుంది కాబట్టి దీనిని R2R లాడర్ నెట్వర్క్ అంటారు స్పష్టమైన కారణాల వల్ల మీరు 2R ను చూడవచ్చు అలాగే అక్కడ కొన్ని R మరియు 2R రెసిస్టన్స్ అలాగే డబుల్ రేషియో ఉన్నాయి అందుకే ఈ రూపం ఉన్న ఆకారం కారణంగా దీనిని R2R లాడర్ నెట్వర్క్ అని పిలుస్తారు కాబట్టి మీరు తేలికైన నెట్వర్క్ థియరీ ఉపయోగించి దీనిని చూపించడం చాలా సులభం అని మీరు చూశారు ఇవి నిజానికి ఈ బిట్లచే కంట్రోల్ చేయబడే స్విచ్లు అని మీరు చూస్తారు ఇప్పుడు నేను ఈ MSB ని మాత్రమే మార్చుకుంటే ఇది ఇక్కడ కనెక్ట్ అవుతుంది మరియు మిగతావన్నీ ఇక్కడ దీనికి అనుసంధానించబడి ఉంటాయి ఇది గ్రౌండ్ కి అనుసంధానించబడిందని మీరు చూస్తారు కాబట్టి ఇక్కడ కనిపించే వోల్టేజ్ ఏమిటి ఇది చాలా తేలిక ఎందుకంటే మీకు 2R మరియు 2R సమాంతరంగా ఉన్నాయి ఇప్పుడు ఇది గ్రౌండ్ కి అనుసంధానించబడి ఉంది కాబట్టి ఈ రెసిస్టన్స్ R ఇప్పుడు ఇది ఇంకొక R మరియు ఈ R సిరీస్ లో ఉన్నాయి స్విచ్ 2R మరియు 2R సమాంతరంగా మళ్ళీ R మరియు R సిరీస్లో మళ్ళీ 2R ఇలా వెళ్తూ ఉంటుంది చివరకు మీకు ఒక నెట్వర్క్ లభిస్తుంది కాబట్టి మీకు 2R ఉంది మీకు ఒక 2R ఉంది ఆపై మీకు వోల్టేజ్ సోర్స్ ఉంది ఇది మీ V ఇది మీ Vref మరియు తరువాత మీకు R ఉంది ఆపై మీరు యాంప్లిఫైయర్ కలిగి ఉన్నారు మరియు ఇక్కడ మీకు 2R ఉంది కాబట్టి R 2R 2R 2R ఇలా మీరు దీని కోసం ఒక థెవెనిన్ సర్క్యూట్ చేస్తే ఇది ఈ వోల్టేజ్ఏమై ఉంటుంది ఈ వోల్టేజ్ ఇది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అది V 2 గా ఉంటుంది కాబట్టి ఇది V 2 గా వెళుతుంది ఇక్కడ R థెవెనిన్ యొక్క ఇంపెడెన్స్ ఉంటుంది అది సమాంతరం గా ఉన్న 2R మరియు 2R నెట్వర్క్ కు ఉంటుంది ఇది కాబట్టి ఈ సర్క్యూట్ రూపం మరింత తగ్గించవచ్చు కాబట్టి దీనిని V 2 రెసిస్టన్స్ R తో సిరీస్లో ఉంది ఇది థెవెనిన్ నెట్వర్క్లో మరొక R ఇది మరియు తరువాత ఆంప్లిఫయర్ 2R కాబట్టి ఈ R మరియు ఈ R 2R చేస్తుంది మరియు ఈ 2R మరియు 2R మీకు గెయిన్ 1 ఇస్తుంది కాబట్టి మీరు V 2 ను సరిగ్గా పొందుతారు మరియు మీరు A D కన్వర్టర్ల పూర్తి రేంజ్ కలిగి ఉంటే MSB మొత్తం n బిట్స్ కన్వర్టర్ ను కలిగి ఉండాలి అప్పుడు MSB V 2 యొక్క వెయిటేజీని కలిగి ఉండాలి మరియు మీరు దానిని చూడవచ్చు మీరు ఈ MSB ని మాత్రమే స్విచ్ ఆన్ చేస్తే మీరు ఒక Vref2 సిగ్నల్ పొందుతారు ఈ విధంగా మీరు దానిని చూడగలరు మీరు మిగతా వాటన్నిటినీ గ్రౌండ్ చేసి ఉంచినట్లయితే అలాగే మీరు మీ తదుపరి బిట్ మీద ఉంచినట్లయితే V4 ను అదే విధంగా పొందవచ్చు అదే విధముగా V8 మరియు మొదలైనవి కాబట్టి ఇప్పుడు మీరు డిజిటల్ నంబర్ల మీద ఆధార పడి ఉంటే మీరు వాటిలో కొన్నింటిని స్విచ్ చేసి వాటిలో కొన్నింటిని స్విచ్ చేయకపోతే మీకు సంబంధిత విలువ వస్తుంది ఎందుకంటే ఇది లీనియర్ సర్క్యూట్ కాబట్టి మీరు సూపర్ పొజిషన్ సూత్రాన్ని పొందుతారు అలాగే ఫైనల్ సిగ్నల్ Vref బైనరీ నెంబర్ తో వెయిట్ చేయబడి ఉంటుంది కాబట్టి మీరు అనలాగ్ వోల్టేజ్ను పొందుతారు ఇది డిజిటల్ సంఖ్యకు ప్రపోర్షనల్ గా ఉంటుంది అందుకే దీనిని డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ అని పిలుస్తారు అలాగే మన కాబట్టి ఈ A D కన్వర్టర్లో దీనిని సక్సెస్సివ్ అప్రాక్సీమేషన్ కన్వర్టర్ అని పిలుస్తారు ఈ సూత్రం ప్రకారం మీరు సిగ్నల్ను ఉంచడం చాలా సులభం సిగ్నల్ మొదట దీనితో పోలుస్తుంది ఇలా అనుకుందాం ప్రారంభంలో ఇది 0సరే కాబట్టి ఇది ఇలా ఉండాలి ఇది ఎక్కువ లేదా ఇది ఎక్కువ అని పోల్చి చూస్తుంది కాబట్టి ఇది ఎక్కువగా ఉంటే అది 1 ను ఉంచుతుంది ఇప్పుడు అది 1 ను ఉంచినప్పుడు ఇది కొంత కంట్రోల్ లాజిక్ అని సెట్ చేస్తుంది కాబట్టి ఇది గరిష్ట బిట్ అధికంగా ఉంచుతుంది అని తెలుస్తుంది కాబట్టి గరిష్ట బిట్ అంటే V2 కాబట్టి అది DA కన్వర్టర్కు వస్తుంది మరియు ఇక్కడ V2 వర్తిస్తుంది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ అనలాగ్ సిగ్నల్ V2 కన్నా పెద్దదా లేదా V2 కన్నా తక్కువగా ఉందా అది V2 కన్నా ఎక్కువ ఉంటే అది ఇంకా 1 అయితే తదుపరి బిట్ ఉంచబడుతుంది కాబట్టి ఈ విధంగా మొదట MSB ఉంచబడుతుంది ఈ సిగ్నల్ దాటి ఆ స్థాయిలో అది ఆగిపోయే వరకు తదుపరి బిట్ ఉంచబడుతుంది కాబట్టి మీరు దానిని డిజిటల్ నంబర్ సంఖ్యను మించిపోయే వరకు పోల్చి చూస్తారు మరియు డిజిటల్ బిట్స్ ఎక్సీడ్ అయ్యే కరకు చేస్తారు ఆ తరువాత మీరు ఆగిపోతారు కాబట్టి మీరు ఆపివేసినప్పుడు మీరు డిజిటల్ బిట్ల సెట్ ని పొందుతారు ఈ అనలాగ్ సిగ్నల్కు ఇది చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా మార్చారు ఈ విధంగాఇది ఒక సక్సెస్సివ్ అప్రాక్సీమేషన్ కన్వర్టర్ మరియు అనేక ఇతర కన్వర్టర్లు ఉన్నాయి ఉదాహరణకు చాలా వేగంగా చేసే కన్వర్టర్ను ఫ్లాష్ ADC అంటారు మనం అవన్నీ చర్చించటం లేదు ఎందుకంటే మనకు తగినంత సమయం లేదు కానీ ఇది మనకు తెలిసిన కన్వర్టర్ అక్కడ మీరు బిట్ బై బిట్ ద్వారా మీకు బిట్స్ సెట్టింగ్ మరియు రీసెట్ చేసే ఈ సైకల్ ద్వారా వెళ్ళడానికి మీకు కనీసం n టైమ్స్ అవసరం కాబట్టి మీకు ఎక్కువ సమయం కావాలి మరోవైపు ఈ కన్వర్టర్లో మొత్తం మార్పిడి కేవలం ఒక క్లాక్ సైకల్ లోఅయిపోతుంది కాబట్టి ఇది చాలా వేగంగా ఉంటుంది అయితే దీనికి భారీ రెసిస్టెన్స్ నెట్వర్క్ అవసరం మరియు అవి చాలా యాక్యురేట్ ఉండాలి లేకపోతే మీరు ఎర్రర్ లను పొందబోతున్నారు కాబట్టి ఇది కన్వర్టర్ ఈ కన్వర్టర్కు కొన్ని సమస్యలు ఉన్నాయి కానీ ఇది చాలా వేగంగా ఉంది మనం దాని గురించి ఎక్కువగాచూడట్లేదు మీరు పోల్చి చూస్తే వివిధ రకాల కన్వర్టర్లు ఉన్నాయి మరియు మనము ఉదాహరణకు మనము ఫ్లాష్ గురించి మాట్లాడుకుందాము సస్క్సెసివ్ అప్రాక్సీమేషన్ కన్వర్టర్ అని పిలువబడే ఇతర కన్వర్టర్లు ఉన్నాయి అలాగే కొన్ని కన్వర్టర్లను వోల్టేజ్ టు ఫ్రీక్వెన్సీ లేదా ఇంటిగ్రేటింగ్ కన్వర్టర్స్ అని పిలుస్తారు ఇవి చాలా నెమ్మదిగా ఉంటాయి కానీ చాలా యాక్యురేట్ గా ఉంటాయి కాబట్టి మీరు బిట్స్ ఫ్లాష్ సంఖ్య గురించి విలక్షణమైన ఆలోచనను కలిగి ఉండవచ్చు 4 నుండి 8 బిట్స్ సాధారణంగా తక్కువ సంఖ్యలో బిట్స్ కానీ చాలా వేగంగా కన్వర్ట్ చేస్తాయి కాబట్టి మీకు తెలుసా మనము 500 మెగాహెర్ట్జ్ రకమైన కన్వర్షన్ లు వరకు చూడొచ్చు అప్పుడు సక్సెసివ్ అప్రాక్సీమేషన్ 8 నుండి 16 బిట్స్ ఉన్న చోట చాలా విస్తృతంగా ఉపయోగించబడుతుంది సాధారణంగా సాధ్యమవుతుంది మరియు చాలా ప్రక్రియలకు మీడియం శాంప్లింగ్ రేట్లు కు సక్సెసివ్ అప్రాక్సీమేషన్ సరిపోతుంది మరియు తరువాత మీరు చాలా నెమ్మదిగా కాని చాలా ఖచ్చితమైన కన్వర్టర్లను కలపడం వలన అవి ఎక్కువ కాలం ఇన్పుట్ యావరేజింగ్ చేస్తాయి మరియు అందువల్ల వీటిని తీసుకోండి నాయిస్ కి మంచి స్పందన ఉంటుంది కాబట్టి మనం చూసిన దాని ప్రకారము ఇప్పుడు మనము AD కన్వర్షన్ ని చూశాము ఇప్పుడు మీరు సిస్టమ్ లెవెల్ చర్చకు వచ్చారు సాధారణంగా మీరు కనుగొన్న రెండు రకాల డేటా అక్విజిషన్ ఉన్నాయి ఒకటి ఎక్స్ టర్నల్ బస్ లేదా రిమోట్ అని పిలుస్తారు కాబట్టి అక్కడ ఏమి జరుగుతుంది అంటే కంప్యూటర్ సాధారణంగా వేరేగా ప్రత్యేక ప్రదేశంలో ఉంటుంది మరియు అయ్యో అవును ఏమి జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి మీరు ఇక్కడ చూస్తారు ఇవన్నీ ఈ సిగ్నల్స్ అనలాగ్ సిగ్నల్స్ టెర్మినేట్ అయి ఉన్నాయి ఇక్కడ సిగ్నల్ కండిషన్డ్ అవుతుంది అని అనుకుందాం అది కండిషన్ కాకపోతే అప్పుడు AD కన్వర్షన్ చేయబడుతుంది AD మార్పిడి అంటే ఏమిటో మనం చూశాము అప్పుడు ఏమి జరుగుతుంది అంటే ఈ ఫిజికల్ వ్యవస్థలు బాక్సులు ప్రత్యేకమైనవి లేదా ఒక ప్రత్యేక ప్రదేశంలో ఉన్నాయి వాటికి ప్రత్యేకమైన విద్యుత్ సరఫరా ఉంది అవి ఫీల్డ్ కి చాలా దగ్గరగా ఉన్నాయి ఆపై ఇక్కడ AD కన్వర్టర్లు కూడా ఉన్నాయి మరియు వాటికి వారి స్వంత ప్రాసెసర్లు ఉన్నాయి కాబట్టి విలువ మొదట ఆ ఎంబెడెడ్ కమ్యూనికేషన్ కంట్రోలర్ ప్రాసెసర్కు వస్తోంది ఆపై మీకు తెలిసిన కొన్ని ప్రామాణిక కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ ను ఉపయోగిస్తుంది RS 232 422 485 లేదా IEEE 488 ఎన్ని ప్రోటోకాల్ల సంఖ్య ద్వారా కంప్యూటర్ కమ్యూనికేషన్ వస్తుందో దాన్ని హోస్ట్ కంప్యూటర్ అని పిలుస్తారు ఈ డేటా ఎక్కడ ఉపయోగించబడుతోంది ఇది ఒక చిన్న బాక్స్ ఇది ప్రాసెస్ కు చాలా దగ్గరగా ఉంటుంది మరియు తరువాత ఒక వైర్ రాబోతుంది సాధారణంగా కంప్యూటర్కు సీరియల్ కమ్యూనికేషన్ వస్తుంది కాబట్టి ఇది ఎక్స్ టర్నల్ బస్ రిమోట్ డేటా అక్విజిషన్ సిస్టమ్ ప్రయోజనాలు ఏమిటంటే అవి మనం ఏదైనా హోస్ట్ కంప్యూటర్తో కనెక్ట్ చేయగలవు ఇది ఫీల్డ్కు చాలా దగ్గరగా ఉంది సరే ప్రతికూలత ఏమిటంటే ఈ సీరియల్ కమ్యూనికేషన్ కారణంగా సాధారణంగా అక్విజిషన్ రేట్లు పరిమితం చేయబడతాయి కాబట్టి మీరు కొంచెం నెమ్మదిగా కమ్యూనికేషన్ రేట్లను పొందవచ్చు కానీ అది మీకు సరిపోతే సరే రెండవ రకమైన విషయాలు ఇంటర్నల్ PC బస్ డేటా అక్విజిషన్ సిస్టెమ్ కలిగి ఉంటాయి ఇక్కడ డేటా అక్విజిషన్ సిస్టెమ్ PC బాక్స్ లోపల ఉంటుంది తరువాత అవి PCI బస్సు ద్వారా PCతో కమ్యూనికేట్ చేస్తారు ఇది చాలా ఎక్కువ వేగం ఉంటుంది ఇది పారలెల్ గా ఉంటుంది సరే కాబట్టి డేటా అక్విజిషన్ రేట్లు చాలా వేగంగా వెళ్ళవచ్చు కానీ అందువలన కానీ దీని అర్థం PC ఫీల్డ్కు దగ్గరగా ఉండాలి అని లేకపోతే మీరు PC కి పొడవైన కేబుల్ లింక్లను కలిగి ఉంటారు సరే అదేవిధంగా ఇవి సాధారణంగా విండోస్ PC ల వంటి నిర్దిష్ట యంత్రాల కోసం రూపొందించబడ్డాయి కాబట్టి ఇది PC డేటా అక్విజిషన్ బోర్డు యొక్క విలక్షణమైన చిత్రం కాబట్టి ఏమి జరుగుతుందంటే బోర్డులో CPU ఉంది ఇది డేటాను బదిలీ చేస్తుంది ఎందుకంటే ఇది PC బస్ లో కూర్చుంటుంది కనుక ఇది డేటాను PC మెమరీకి బదిలీ చేస్తుంది ఆపై PC CPU మీరు దానిని మెమరీ నుండి తీసుకొని ఆపై డిస్ప్లే చేయవచ్చు అవి సాధారణంగా ఇందు కోసం రూపొందించబడ్డాయి మనకు విండోస్ రకమైన PCలు తెలుసు మరియు అవి చాలా సాధారణంగా మరియు చౌకగా ఉంటాయి మరియు ముఖ్యంగా ప్రయోగశాల దృష్టిలో చాలా ఎక్కువగా వీటిని ఉపయోగించవచ్చు కాబట్టి ఇవి డేటా అక్విజిషన్ సిస్టమ్ యొక్క ప్రాథమికమైన రెండు రకాలు మీరు డేటా అక్విజిషన్ సిస్టమ్ యొక్క విలక్షణమైన స్పెసిఫికేషన్ తీసుకుంటే పవర్ కన్సంప్షన్ అనగా విద్యుత్ వినియోగం మనకు తెలిసినట్లు 5 వోల్ట్ సరఫరా కావలసిన డిజిటల్ సర్క్యూట్ లు చాలా ఉన్నాయి అలాగే అనలాగ్ కోసం 12 వోల్ట్ సరఫరా మరియు ఛానెళ్ల సంఖ్య ఇది మీకు చాలా ముఖ్యమైనది మీకు సుమారు 8 అనలాగ్ ఛానెల్లు ఉన్నాయి అవి సింగిల్ ఎండెడ్ లేదా మీకు 8 సింగిల్ ఎండెడ్ 8 డిఫెరెన్షియల్ లేదా 16 సింగిల్ ఎండ్ ఛానెల్స్ ఉండవచ్చు సాధారణంగా రిజల్యూషన్ ఏమి చెబుతుంది అంటే డిజిటల్ ఛానెళ్ల సంఖ్య చాలా ఎక్కువ 64 ఎందుకంటే అవి ఒక్కొక్కటి ఒక్క సిగ్నల్ మాత్రమే తీసుకుంటాయి రిసల్యూషన్ అనేది ఎన్ని బిట్ కన్వర్టర్ ఉపయోగించబడుతోంది అనేది చెప్తుంది కాబట్టి ఇది ఒక 12 బిట్ AD కన్వర్టర్ యాక్యురసీ రకం మీకు తెలుసా ఇది పూర్తి స్థాయి డైనమిక్ రేంజ్ లో ఉంటుంది కాబట్టి దాని డైనమిక్ రేంజ్ 0 నుండి 10 వోల్ట్ DC వరకు అని చెబుతోంది అప్పుడు AD కన్వర్టర్ కోడ్ చాలా రకాలుగా అందుబాటులో ఉంటాయి అయితే 2s కాంప్లిమెంట్ ట్రూ బైనరీ ఆఫ్సెట్ బైనరీ వివిధ రకాలుగా ఈ రెండు స్పెసిఫికేషన్ లు గెయిన్ మరియు జీరో డ్రిఫ్ట్ స్పెసిఫికేషన్లు అక్కడ ఉన్న సిగ్నల్ కండిషనింగ్ బ్లాక్ కోసం తద్వారా అవి యాంప్లిఫైయర్ కలిగి ఉంటే యాంప్లిఫైయర్ గెయిన్ వేరియేషన్ మరియు జీరో డ్రిఫ్ట్ గా పేర్కొనవచ్చు మరియు చివరకు అక్విజిషన్ టైమ్ 4 మైక్రో సెకన్ల క్రమంలో ఉంది అని చెప్ప వచ్చు ఈ సమయం మనకు తెలుసు కాబట్టి ఇవి మీరు ఒక దానిని ఎన్నుకునేటప్పుడు మీరు చూడవలసిన డేటా అక్విజిషన్ సిస్టమ్ యొక్క విలక్షణ లక్షణాలు అదేవిధంగా చివరకు డేటా అక్విజిషన్ సాఫ్ట్వేర్ నేను దాని గురించి పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడను కొన్నిసార్లు మనం దాని కోసం వెళ్ళవచ్చుకానీ ఈ అక్విజిషన్ సాఫ్ట్వేర్ కొన్ని ప్రత్యేకంమైన డ్రైవర్లతో మాత్రమే కాకుండా మరియు మీరు మీ స్వంత Cప్రోగ్రామ్ వ్రాయగలగాలి లేదా డేటా అక్విజిషన్ వ్యవస్థలను ఉపయోగించటానికి దీనికి చాలా ప్రోగ్రామింగ్ అవసరం అయినప్పటికీ ఇది మీకు చాలా ఇవ్వగలదు అయితే అందుబాటులో ఉంచిన రా డేటా మీరు కోరుకున్నది ఏదైనా చేయగలరనే కోణంలో నేను ఇన్ ఫ్లెక్సిబుల్ అనే అర్థం లో చెప్పాను కానీ దీనికి చాలా ప్రోగ్రామింగ్ అవసరం మరియు తరచుగా ఇండస్ట్రియల్ పరిస్థితిలో ప్రాధాన్యత ఇవ్వబడదు కాబట్టి ప్రజలు డేటా అక్విజిషన్ సాఫ్ట్వేర్ ప్యాకేజీలను ఉపయోగిస్తారు కాబట్టి ప్రోగ్రామబుల్ సాఫ్ట్ వేర్ లో మీకు ప్రయోజనములు ఫ్లెక్సిబిలిటీ మరియు ప్రతికూలతలు దాని యొక్క కాంప్లెక్సిటీ ఇంకా నిటారుగా ఉన్న లెర్నింగ్ కర్వ్ మీకు డేటా అక్విజిషన్ సాఫ్ట్వేర్ ఉంటే దానికి ప్రోగ్రామింగ్ అవసరం లేదు సాధారణంగా దీనికి చాలా సాధారణ జ్ఞానం మరియు డొమైన్ సంబంధిత క్వాంటీటీ లను ఉపయోగించడం ద్వారా మీరు నిజంగా గుర్తించవచ్చు సిస్టమ్ను కాన్ఫిగర్ చేయవచ్చు మరియు డేటాను పొందవచ్చు మరియు దానిని ప్రదర్శించవచ్చు కాబట్టి ఇది డెవలపర్లను వారి కాన్ఫిగురేషన్ కి బాగా అనుకూలమైన పరికరాలను రూపొందించడానికి అనుమతిస్తుంది ఇలా వివిధ ఉదాహరణలు ఉన్నాయి ఉదాహరణకు నాకు తెలిసిన చాలా సాధారణమైనది ల్యాబ్వ్యూ అయితే ఇలాగే మరికొన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఈ కోర్సులో మనము ఏమి చేసాము ఈ పాఠం లో డేటా అక్విజిషన్ సిస్టమ్ ల నిర్మాణాన్ని చూశాము ఈ శాంప్లింగ్ కాన్సెప్ట్ లను చూశాము మరొకటి డిజిటల్ కన్వర్షన్ చూశాము దాని యొక్క ఉప వివరాలను అల్లాగే చివరాగా మనము పరిశీలించాము కొన్ని డేటా అక్విజిషన్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ లక్షణాలు చూసాము కాబట్టి మనము ఆలోచించవలసిన అంశాలు ఏమిటంటే సిగ్నల్ కండిషనింగ్ మార్పిడియాక్యూరసీ ని ప్రభావితం చేసే మూడు మార్గాలను ప్రస్తావించండి డైనమిక్ రేంజ్ గురించి నేను ఇప్పటికే మాట్లాడాను అలాగే మీరు మరికొన్నిటి గురించి ఆలోచించండి ఏక కాలములో శాంప్లింగ్ మరియు హోల్డ్ ఎక్కడ అవసరమో ఎక్కడ అవసరం లేదో చెప్పండి సిగ్నల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ కంటెంట్ మరియు మీ AD కన్వర్టర్ యొక్క కన్వర్షన్ స్పీడ్ మరియు ఛానెళ్ల యొక్క సంఖ్యను గురించి చర్చించాము యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ ADCముందు వాడక పోతే ఏమవుతుంది కాబట్టి మీరు సక్సెసివ్ అప్రాక్సీమేషన్ ఉంటే లేదా ADC ఫ్లాష్ అయితే మీరు దాని ద్వారా వెళ్ళాలి కాబట్టి మీరు ADC ని ఎన్నుకోండి మరియు దాని గుండా వెళ్లి చూడండి మధ్యలో సిగ్నల్ కేవలం 0 కి వెళుతుందని అనుకుందాం అప్పుడు ఏమి జరుగుతుంది కొన్నిసార్లు ఇది మీకు తప్పు ఫలితాలను ఇవ్వవచ్చు డేటా అక్విజిషన్ సాఫ్ట్వేర్ యొక్క మూడు విలక్షణమైన ఫంక్షన్లకు పేరు పెట్టండి అందువల్ల వాటిలో ఒకటి డిస్ప్లే మీరు ఇంటర్నెట్లో ప్రచారం చేయబడిన కొన్ని సాఫ్ట్వేర్లను చూడటం ద్వారా మిగతా రెండింటిని గుర్తించవచ్చు అందువల్ల ఈ రోజుకు ముగిస్తున్నాను